నాన్ లీనియర్ ప్లానింగ్ ముందు తరగతిలో మనము గోల్ స్టాక్ ప్లానింగ్ ను చూశాము మరియు మనము చేసిన పరిశీలనలో ఒకటి ఏమిటంటే ఇది తప్పనిసరిగా బ్యాక్వర్డ్ లిజనింగ్ చేస్తుంది మరియు వాటిని పరిష్కరించడానికి వాటిని సీరియలైజ్ చేయడానికి మరియు వాటిని తప్పనిసరిగా పరిష్కరించడానికి గోల్స్ ను తీసుకుంటుంది అప్పుడు సస్పెన్స్ ఏంటి అంటే మీరు సబ్ గోల్స్ ను సీరియలైజ్ చేయలేరు వాటిని స్వతంత్రంగా పరిష్కరించలేరు ఇంకా తుది పరిష్కారానికి చేరుకోలేరు మీరు ఈ విషయానికి రావడానికి అదనపు పని చేయాల్సి రావచ్చు ఈ రోజు మనం నాన్ లీనియర్ ప్లానింగ్ అని పిలువబడే ఒక విధానాన్ని చూడాలనుకుంటున్నాము మరియు ఇది ఒక పేరు కలిగి ఉన్నది మరియు ఇది అనేక ఇతర పేర్లతో పిలువబడుతుంది చాలా మంది దీనిని పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ అని కూడా చూశారు ఇది ప్లాన్ చర్యల యొక్క పాక్షిక క్రమం కావచ్చు చర్యల క్రమం కానవసరం లేదు సరళీకృత వరల్డ్ లో ఒక ప్లాన్ చర్యల క్రమం అని ఇప్పటివరకు చెప్పుకున్నాం మనం a1 చర్య చేస్తాము a2 చర్య తరువాత మనం a3 చర్య మరియు మొదలైనవి చేస్తాము కానీ ఇది చర్యలు ప్లాన్స్ లేదా గుర్తించబడిన ప్లాన్స్ ను పార్షియల్ ఆర్డర్ గా ఒక నిర్మాణంగా కలిగి ఉండటానికి మనకు అనుమతిస్తుంది అంటే మీరు తప్పనిసరిగా చర్యల క్రమానికి కట్టుబడి లేరు ఒక ఉదాహరణ తీసుకుందాం మీరు బయటకు వెళ్లడం కోసం ఏదైనా షూస్ ధరించాలని అనుకుందాం అప్పుడు మీరు నాలుగు చర్యలు చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఎడమ సాక్స్ ధరించండి కుడి సాక్స్ ధరించండి ఎడమ షూ ధరించండి మరియు కుడి షూను తప్పనిసరిగా ధరించండి ఇప్పుడు మీరు ఈ నాలుగు చర్యల యొక్క ఒక పార్షియల్ సీక్వెన్స్ ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎడమ షూ ధరించడానికి ముందు ఎడమ సాక్స్ ధరించడం మరియు మీరు కుడి షూ ధరించడానికి ముందు కుడి సాక్స్ ధరించడం మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది ఈ క్రమం యొక్క ఈ అడ్డంకిని మీరు సంతృప్తి పరిచినంత కాలం మిగిలినవాటిని ఏ క్రమంలోనైనా చేయవచ్చు ఆ కోణంలో ఈ రకమైన ప్లాన్ ను లీస్ట్ కమిట్మెంట్ ప్లానింగ్ అని కూడా పిలుస్తారు దీని ద్వారా ప్లానింగ్ ప్రక్రియలో మీరు ఎక్కువగా కట్టుబడి ఉండరని మనం అర్థం చేసుకున్నాము మీరు కేవలం కట్టుబడి ఉంటారు మరియు మీరు పరిష్కరించే ఏ ఉప సమస్యను అయినా ప్రస్తుతాన్ని పరిష్కరించడానికి అవసరమైనంత తక్కువ వాగ్ధానాలు ఏమిటో మనం చూస్తాము దీనిని ప్లాన్ స్పేస్ ప్లానింగ్ అని కూడా అంటారు మరియు ఈ భావన మనకు బాగా తెలుసు మనం సొల్యూషన్ స్పేస్ ప్లానింగ్ గురించి మాట్లాడాము ఉదాహరణకు మీరు TSP లేదా SAT వంటి సమస్యలు పరిష్కరించాలనుకున్నప్పుడు మీరు అభ్యర్థి పరిష్కారాలను నిర్మిస్తారు మరియు వాటిలో కొంత కలత చెందుతారు లేదా మనం బ్రాంచ్ అండ్ బౌండ్ చేస్తున్నప్పుడు మరియు TSP తో కట్టుబడి ఉన్నప్పుడు మీరు పార్షియల్ సొల్యూషన్స్ తో పనిచేస్తారని కూడా మనం చూశాము మీరు మొదట్లో మనకు సాధ్యమైనదంతా సెట్ తో ప్రారంభిస్తారు మరియు తరువాత క్రమంగా వాటిని సబ్ సెట్ లుగా విభజించారు చివరికి మీరు చూస్తున్న వైపుకు వెళ్తారు ఇది ఆ విధంగా ఉంది ఇది తప్పనిసరిగా సంభావ్య పరిష్కారాల స్థలంలో ఉంది ప్లాన్ స్పేస్ ప్లానింగ్ ప్రాథమికంగా పార్షియల్ గా పేర్కొనబడ్డ ప్లాన్ లతో పనిచేస్తుంది మరియు రిఫైన్మెంట్ ఆపరేటర్ దశ ఉంది మరియు మీరు వాటిని మరింత ఎక్కువగా పేర్కొనాలనే అర్థంలో ప్లాన్స్ను మెరుగుపరిచే ఒక మెరుగుదల దశ ఉంది ఇప్పుడు పార్షియల్ గా పేర్కొనబడ్డ ప్లాన్ లేదా పార్షియల్ ప్లాన్ నాలుగు టోపిల్ వలే పేర్కొనబడుతుంది ఇది ప్లాన్ లో భాగంగా ఉండే చర్యలు లేదా ఆపరేటర్ల సెట్ A వారు ప్లాన్ లో ఎక్కడ ఉన్నారో మనం ఏమీ చెప్పడం లేదు మీరు చెబుతున్నదల్లా ఇవి ప్లాన్ లో భాగంగా చర్యలు మరియు ఈ చర్యలు పార్షియల్ గా తక్షణమైనవి కావచ్చు అంటే ఉదాహరణకు B నుండి తీసివేయు మీరు B నుండి అన్స్టాక్ X వంటి దేనినైనా చెప్పవచ్చు అంటే మీరు ప్రాథమికంగా స్పష్టమైన Bని సాధించాలనుకుంటున్నారు ఎందుకంటే ఉదాహరణకు ఒకవేళ B పై ఏదైనా ఉన్నట్లయితే మీరు దానిని తప్పనిసరిగా అన్స్టాక్ చేయాలని అనుకుంటారు లేదా ఉదాహరణకు A పై X అన్స్టాక్ అని కూడా మీరు చెప్పవచ్చు పార్షియల్ గా పేర్కొన్న చర్యలను తప్పనిసరిగా అనుమతించవచ్చు అప్పుడు ఒక ఆర్డరింగ్ సంబంధం ఉంది ఇది ప్రాథమికంగా చర్య B ముందు జరుగుతుందని చెబుతుంది మనం ఇప్పటివరకు చేస్తున్న ప్లానింగ్ లో స్పష్టంగా ఉండాల్సిన క్రమాన్ని స్పష్టంగా పేర్కొంటాం మనం ఇప్పటివరకు చేస్తున్న ప్లాన్ ను స్టేట్ స్పేస్ ప్లానింగ్ గా చూడవచ్చు మీరు స్టేట్స్ స్పేస్ ప్లానింగ్ ను గుర్తుంచుకుంటేమీరు చర్యల ఎంపిక మరియు స్థానం కలిపి వాస్తవానికి పవర్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ మరియు బ్యాక్ వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ విషయంలో ఇది మరింత నిజం మరియు గోల్ స్టాక్ ప్లానింగ్ కొరకు కొంచెం నిజం అవుతుంది కానీ ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ మరియు బ్యాక్ వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్లో ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ లో మీరు ఇది అని చెప్పారు ఇది a1 ద్వారా నేను కొంత వివరించడానికి వెళ్తాను మరియు తరువాత నేను a2 ఎంచుకుంటాను మరియు నేను డబుల్ ప్రైమ్ కు వెళ్తాను ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ లో చర్యలను ఎంచుకోవడం మరియు ప్లాన్ లో చర్యలను ఉంచడం అనే జంట పని ఏకకాలంలో చేయబడుతుంది అవి చాలా దగ్గరగా జతచేయబడ్డాయి వాటిని ఎంచుకోవడం మరియు షెడ్యూల్ చేయడం మధ్య మీరు తేడాను గుర్తించలేరు ఎందుకంటే చర్య కోసం చూసే ప్రక్రియ నేను మొదటి చర్య కోసం చూస్తున్నానని చెబుతుంది తరువాత నేను రెండవ చర్య కోసం చూస్తున్నాను అప్పుడు నేను మూడవ చర్య కోసం చూస్తున్నాను కాబట్టి రెండు విషయాలు కలిసి వెళ్తాయి అదేవిధంగా బ్యాక్వర్డ్ స్టేట్ స్పేస్ ప్లానింగ్ లో తప్పనిసరిగా మీరు చివరి చర్యను ఎంచుకుంటున్నారు తరువాత రెండవ చివరి చర్య తరువాత మూడవ చివరి చర్య మొదలైనవి నాన్ లీనియర్ ప్లానింగ్ లేదా పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ లో మనం ఈ రెండు విషయాలను విడిగా చేస్తాం ప్లాన్ లో అవసరమైన భాగానికి ఒక చర్య అవసరం అనే వాస్తవం మధ్య మనం తేడాను గుర్తిస్తాం అయితే చర్య ఎక్కడ ఉండాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మీరు ఇక్కడ నుండి మాండీకి ఒక ట్రిప్ కొరకు ప్రణాళిక చేస్తున్నట్లయితే సరే ప్లాన్ లో మనకు అవసరమైన భాగం చెన్నై స్టేషన్ నుంచి ఢిల్లీ స్టేషన్ కు వెళ్లమని చెప్పడం మీరు రైలులో వెళుతున్నారని అనుకోండి చర్య ఏమిటో మీరు నిర్ణయించుకున్నారు కానీ ఆ చర్య మీ ప్లాన్ లో ఎప్పుడు జరుగుతుందో మీరు చెప్పలేదు నా ప్లాన్ లో ఎక్కడో చెన్నై నుండి ఢిల్లీకి రైలును పట్టుకునే ఈ చర్య ఉండాలి అని మీరు చెబుతారు ఇది పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ లేదా ప్లాన్ స్పేస్ ప్లానింగ్ లేదా లీస్ట్ కమిట్మెంట్ ప్లానింగ్ యొక్క ఫ్లేవర్ సరే మీరు చెన్నై నుండి ఢిల్లీకి ఒక రైలు ని తీసుకోవాలని చెబుతారు కానీ ఏ సమయంలో అని చెప్పలేదు చివరికి చర్యలు చర్యల క్రమాలు అయితే నేను ఏ సమయంలో చెప్పలేదు ఆ సమయంలో నేను ఈ రైలును తప్పనిసరిగా తీసుకుంటాను అదేవిధంగామరో చర్య తప్పనిసరిగా రైలు టికెట్ బుక్ చేయటం ఇప్పుడు నేను ప్రయాణానికి ముందు ఎప్పుడైనా చేయగలను వాస్తవానికిమనకు టిక్కెట్లు లభిస్తాయని భావించండి కానీ ఇది ఎల్లప్పుడూ కాదు ఎంపిక మరియు చర్య యొక్క స్థానం కలపడం గురించి ఈ విషయం స్టేట్ స్పేస్ ప్లానింగ్లో బలవంతంగా చేయబడుతుంది మీరు ప్లాన్ స్పేస్ ప్లానింగ్ లో స్టేట్స్ తో కలిసి పనిచేస్తున్నారు కనుక ఈ పార్షియల్ ప్లాన్ ల భావనతో మనం పనిచేస్తున్నాం మరియు ఈ రెండు విషయాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని మనం చెప్పవచ్చు వాస్తవానికి చివరికి మనం చర్యలపై కొన్ని క్రమాన్ని విధించాల్సి ఉంటుంది కానీ మనం ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి ప్లాన్ లోని చర్యలు అని చెబుతాము మరియు కొన్ని చర్యలకు కొన్ని ఆర్డర్లు ఉండవచ్చు దీనిని మీరు ఆర్డర్ చేసే సంబంధంలో పేర్కొంటారు మరియు ఇది ప్రాథమికంగా bకి ముందు జరుగుతుందని చెబుతుంది మరియు మొదలైనవి అప్పుడు మనకు ఒక సాధారణ సంబంధం ఉంది నేను ఇక్కడ c అనే పదాలను ఉపయోగిస్తాను నేను ఒక క్షణంలో వస్తాను మరియు తరువాత మనకు కట్టుబడి ఉండే అడ్డంకులు ఉన్నాయి దీని అర్థం ఏమిటి ఒక చర్య స్టాక్ a మీద x చేస్తుందని నేను ఏదో ఒక సమయంలో చెప్పవచ్చు నా ప్లాన్ లో భాగంగా నేను ఈ లోవర్ కేసు a ను కేవలం ఒక క్షణం వేరియబుల్ కొరకు ఉపయోగిస్తాను ఈ చర్య ఏదో ముందు వస్తుంది మరియు ఏదో తరువాత జరుగుతుంది మరియు నేను ఇక్కడ చెబుతాను కానీ ఏదో ఒక సమయంలో నేను ఇక్కడ b కి సమానం అని చెప్పవచ్చు ఒకవేళ నేను ఈ అదనపు సమాచారాన్ని జోడించినట్లయితే అప్పుడు నేను ప్లాన్ కు మరింత జోడించాను ఈ చర్య తప్పనిసరిగా b మీద a ని ఉంచాలి లేదా నేనుx b కి సమానం కాదని కూడా చెప్పగలను నేను తప్పనిసరిగా వేరియబుల్కు ఎలాంటి నిర్బంధ బైండింగ్ అడ్డంకిని జోడించగలను లేదా నేను x డొమైన్కు చెందినదని చెప్పగలను నాకు బ్లాక్ సెట్ బ్లూ బ్లాక్ సెట్ లేదా అలాంటిదే ఉందని అనుకోండి నేను ఈ విధమైన పనులన్నీ చేయగలను వేరియబుల్స్ తప్పనిసరిగా ఎలా కట్టుబడి ఉన్నాయో మీకు చెప్పే అదనపు అడ్డంకులను నేను జోడించగలను ఇక్కడ మనం సాధారణ లింకుల గురించి మాట్లాడుతున్నాము మరియు సాధారణ ఆలోచన ఏమిటంటే ఇది ఒక ట్రిపుల్ ఇక్కడ మీకు ఒక యాక్షన్ a ఉంది ప్రిడికేట్ p ఉంది మరియు యాక్షన్ b ఉంది మీరు ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఒక ప్రిడికేట్ P ని ఉత్పత్తి చేస్తుంది మరియు b తప్పనిసరిగా ప్రిడికేట్ P ని వినియోగిస్తుంది ఉదాహరణకు P ఒక దాన్ని పట్టుకుని ఉండవచ్చు మరియు అది చేసే చర్య ఏమిటి ఇది Y నుండి అన్ స్టాక్ వంటిది కావచ్చు మరియు పుట్ డౌన్ a వంటి మరొక చర్య ఉండవచ్చు ఇది మూడు రకాలుగా ఉంటుంది మరియు దీనిని మనం రెండు చర్యల మధ్య కారణ సంబంధంగా చూస్తాం ఈ సందర్భంలో ఒకదాని నుండి aని అన్స్టాక్ చేసికింద ఉంచండి మరియు మనం ఏదో ఒక దాని నుండి a ని అన్స్టాక్ చేయమని చెప్పినప్పుడు ఒక ప్రిడికేట్ ను అందిస్తుంది లేదా ఒక ప్రిడికేట్ హోల్డింగ్ ను ఉత్పత్తి చేస్తోంది ఎందుకంటే అది ఒక ప్రభావం అందువల్ల p అనేది A యొక్క ఎఫెక్ట్స్ కు చెందినది మరియు p అనేది b యొక్క ప్రీ కండీషన్స్ కు చెందినది మీరు ఇలాంటి ప్రిడికేట్ ను ఇలా వ్యక్తీకరించినట్లయితే ఇలాంటి ప్రిడికేట్ ఉంది ఇవన్నీ సెట్లు చర్యల సెట్లు ఆర్డర్ లింక్ ల సెట్లు కారణ లింకుల సెట్ మరియు బైండింగ్ కన్స్ట్రైంట్స్ సెట్లు మరియు ఈ పార్షియల్ ప్లానింగ్ ఇలాంటి పోర్టబుల్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు మీరు ఇక్కడ ఒక ట్రిపుల్ ను నొక్కి చెప్పినట్లయితే అది a p b అని చెబుతుంది మన ప్లాన్ లో a ప్రిడికేట్ p ని ఉత్పత్తి చేస్తుందని మరియు p తప్పనిసరిగా b ద్వారా వినియోగించబడుతుంది అని మనం చెబుతున్నాము స్పష్టంగా నేను అటువంటి కారణ సంబంధాన్ని జోడించిన క్షణం నేను b ముందు జరిగే చర్యను కూడా జోడించాలి మరియు ఇది సూటిగా జరుగుతుందని లేదా మీరు స్పష్టంగా చేయాలని చెప్పవచ్చు ఇది పార్షియల్ ప్లానింగ్ యొక్క నిర్మాణం ఈ పార్షియల్ ప్లానింగ్ నిర్మాణంలో మీరు చూసినట్లుగా నేను ఏదైనా పేర్కొనవచ్చు నేను ఇతర విషయాలను పేర్కొనకపోవచ్చు నేను మనకు ఆరు చర్యలు ఉన్నాయని చెప్పవచ్చు వాటిలో కొన్నింటికి మాత్రమే నేను సంబంధాలను ఆర్డర్ చేసి ఉండవచ్చు మరియు వాటిలో కొన్నింటికి కారణ సంబంధాలు మరియు వాటిలో కొన్నింటికి తప్పనిసరిగా అడ్డంకులను కట్టబెట్టవచ్చు ఇది లీస్ట్ కమిట్మెంట్ ప్లానింగ్ అనే భావనకు అనుగుణంగా ఉంటుంది మరియు మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే మనం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఉప సమస్యను పరిష్కరించడానికి అవసరమైనంత మాత్రమే ప్రణాళికకు జోడిస్తాము మీరు సస్పెన్స్ అసంబద్ధతకు తిరిగి వెళ్తే గోల్ స్టాక్ ప్లానింగ్ లో మీరు మొదట ఒక సబ్ గోల్ ని మరియు తరువాత రెండవ సబ్ గోల్ ని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నారు ఆపై మీరు చేస్తున్న నిర్దిష్ట మార్గంలో వాటిని ఆర్డర్ చేయడానికి మీరు కట్టుబడి ఉన్నారు మనం అలా చేయదలుచుకోలేదు అవసరమైనప్పుడు మాత్రమే అడ్డంకులను జోడించడానికి ప్రయత్నిస్తాం ఆ కోణంలో అది తక్కువ నిబద్ధత ప్లాన్ స్పేస్ ప్లానింగ్ గురించి ఒక పదం మనం ఇకపై స్టేట్స్ స్పేస్ లో పనిచేయడం లేదు మనం కొన్ని ప్రారంభ ప్లాన్ తో ప్రారంభిస్తాము మరియు దాని నుండి కొత్త ప్లాన్స్ ను పొందడానికి మెరుగుదల దశను వర్తింపచేస్తాము సెర్చ్ స్పేస్ లో ప్లాన్స్ లేదా పార్షియల్ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి మరియు పార్షియల్ ప్లాన్స్ ఈ పోర్టబుల్ ద్వారా తప్పనిసరిగా వివరించబడ్డాయి చివరికి మనం చేయాలనుకుంటున్నది పార్షియల్ ప్లాన్ ను చూడటం మెరుగుదల దశను ఎంచుకోండి మరియు ఒకటి కంటే ఎక్కువ మెరుగుదల దశ ఉండవచ్చు మీలో కొందరు ఒకదాన్ని ఎంచుకోవాలి ఒక కొత్త పార్షియల్ ప్లాన్ తో ముందుకు వచ్చి దీనిని పదే పదే చేయండి మెరుగుదల దశను ఎంచుకోండి కొత్త ప్లాన్ తో ముందుకురండి దీనిని ఎప్పుడు రద్దు చేస్తారు అనేది ఒకరు అడగగల ఒక ప్రశ్న ఇప్పుడు నేను ఆలోచించాలని మరియు ఆలోచించాలని కోరుకునే ఒక విషయం ఏమిటంటే నాకు స్మాల్ స్టేట్ స్పేస్ ఉన్నప్పటికీ సస్పెన్స్ అనామోలీ లో ab మరియు c వంటి ఈ మూడు బ్లాక్లు నాకు ఉన్నాయని అనుకుందాం ఈ C బ్లాక్ లను మీరు అమర్చగల పరిమిత సంఖ్యలో మార్గాలు మాత్రమే ఉన్నాయి స్టేట్స్ సమితి తప్పనిసరిగా పరిమితంగా ఉంది కానీ అటువంటి డొమైన్కు కూడా సంభావ్య ప్లాన్స్ సమితి అనంతమైనది బహుశా మనం దానికి వస్తాము కానీ మీరు దీని గురించి కొంచెం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ప్రాథమిక ప్లాన్ ఏమిటి ప్రాథమిక ప్లాన్ ని మనం π0 అని పిలుస్తాం మనం ఎల్లప్పుడూ ప్రాథమిక ప్లాన్ ను కలిగి ఉంటాము మరియు ప్రాథమిక ప్లాన్ లో a0 మరియు a∞ అనే రెండు చర్యలు ఉన్నాయి ఇది ఒక ఆర్డరింగ్ కన్స్ట్రెయింట్ ని కలిగి ఉంది ఇది ఇన్ఫినిటీకి ముందు 0 జరుగుతుందని చెబుతుంది మరియు దీనికి మరేమీ లేదు ఇది ఎల్లప్పుడూ మన ప్రాథమిక ప్లాన్ ఈ ప్లానింగ్ అల్గోరిథం పరిగణించినంత వరకు స్టేట్స్ ఉనికిలో లేవని గుర్తుంచుకోండి మనం తప్పనిసరిగా ప్లాన్స్ లేదా పార్షియల్ ప్లాన్స్ ను మాత్రమే చూస్తున్నాము ఇప్పుడు మనం తారుమారు చేస్తున్న వస్తువులు తప్పనిసరిగా ప్లాన్స్ మాత్రమే కాబట్టి వాస్తవానికి మనం ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఒక ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఈ విషయంలో మనకు ఇక పై స్టేట్ లేదు ఒక స్టేట్ కి గోల్ టెస్ట్ ఫంక్షన్ను వర్తింపజేయమని మనం ఇక చెప్పలేము మనకు తప్పనిసరిగా ప్లాన్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఈ చర్యలు ఏమిటి A0 కు ఎలాంటి ప్రీ కండీషన్స్ లేవు మరియు దాని ఎఫెక్ట్స్ నేను దీనిని ప్రారంభించడానికి ఈ నోటేషన్ ను ఉపయోగిస్తున్నాను కాబట్టి వాస్తవానికి ప్రతి ప్లాన్ సమస్య విభిన్న A0 చర్యను కలిగి ఉంటుంది మరియు A0 చర్య ప్రారంభ స్టేట్ ని తప్పనిసరిగా దాని ఎఫెక్ట్ ని ఉత్పత్తి చేస్తుంది నేను ఇది చెప్పినప్పుడు ఇది ప్రాథమికంగా ప్రిడికేట్ ల సెట్ ఉదాహరణకు సస్పెన్స్ అసంబద్ధతలో ఇది C ab ఇది ప్రారంభ దశ అని మనం చెప్పాము మనకు ఒక చర్య ఉంది నేను ఇక్కడ గీస్తాను దీని ప్రీ కండీషన్స్ ఖాళీ సెట్ మరియు ఈ ఎఫెక్ట్స్ CA పై టేబుల్ A పైB పై క్లియర్ క్లియర్ మరియు A ఇది a0 చర్య ప్లానింగ్ సమస్యను మీరు నిర్వచించిన ప్రతిసారీ మీరు చూడవచ్చు ప్లానింగ్ సమస్య ఏమిటి ప్లానింగ్ సమస్య అనేది ఇవ్వబడ్డ చర్యల సమితి మీరు స్టేట్ స్పేస్ ప్రాజెక్ట్ ను చూస్తున్నట్లయితే ప్రారంభ స్టేట్ లో స్టేట్స్ సెట్ మరియు గోల్ స్టేట్ మరియు కదలికలను తప్పనిసరిగా ఉత్పత్తి చేయడానికి మీరు ఉపయోగించగల చర్యల సమితి ఇప్పుడు మనం స్టేట్స్ భావనను తొలగిస్తాము అని చెప్పాము ప్రారంభ స్టేట్ కి బదులుగా మనకు ప్రారంభ చర్య ఉంది మరియు ప్రారంభ చర్య ఏమి చెబుతుంది అంటే ఈ ప్రీ కండీషన్స్ ఈ ప్రారంభ స్థలం ఏదో ఒకవిధంగా ఉత్పత్తి చేస్తుంది మరియు మా గోల్ C పై B పై A కలిగి ఉంటే అప్పుడు నా ఇన్ఫినిటీ ఎటువంటి ఎఫెక్ట్స్ లేని చర్య కానీ దాని ప్రీ కండీషన్స్ నేను సాధించాలను కుంటున్నాను అందువల్ల AB మరియు BC పై ఇది a∞ పార్షియల్ ప్లాన్స్ సెర్చ్ స్పేస్లో ఇది నా ప్రారంభ నోడ్ మరియు ఇది రెండు చర్యలను కలిగి ఉన్న పార్షియల్ ప్లాన్ ప్రారంభ స్టేట్ ని ఉత్పత్తి చేసే ఒక చర్య గోల్ స్టేట్ ని వినియోగించే ఇతర చర్య మరియు మనం ఇక్కడ చెప్పిన గోల్ దశకు ముందు ప్రారంభ దశ జరుగుతుందని తప్ప నేను మరేదైనా పేర్కొనాను గోల్ యాక్షన్ లేదా a∞కి ముందు a0 జరగడానికి ముందు ప్రారంభ చర్య జరుగుతుంది మీరు ఇప్పుడు గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం TSP గురించి మాట్లాడు తున్నప్పుడు చెన్నై నుండి బెంగళూరుకు వెళ్ళే ఒకే ఒక అంచును మనం పేర్కొన్నామని మనం పాక్షికంగా పేర్కొంటాం అప్పుడు మనం మిగిలినవన్నీ ఏదైనా కావచ్చు అని చెబుతాము ఇది పరిష్కారాల సమితి అదేవిధంగా ఈ పార్షియల్ ప్లాన్ π0 అనేది మొదటి చర్య మరియు అదే చివరి చర్య గా ఉండే ప్లాన్ ల సెట్ కొరకు నిలబడటాన్ని చూడవచ్చు ఇప్పుడు మనం సహజంగా ఈ మరియు మనం చేయవలసిన కనెక్షన్ల మధ్య ఏదో ఒక విధంగా కనెక్షన్లు చేయవలసి ఉంటుందని చూడవచ్చు మనం ఎలా ఉత్పత్తి చేయాలి నేను కొంత చర్య తీసుకోవాలి బ్యాక్ వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ లాగా ఒక చర్యను నేను స్టాక్ b పై a ను పేర్చాలి ఇది ab పై ప్రభావం చూపుతుంది దీనిని నేను తప్పనిసరిగా లింక్ చేస్తాను ఇది నేను ఇప్పుడు నా ప్లాన్ లో మరో చర్యను పేర్కొన్నానని చెప్పడం వంటిది నేను స్టాక్ ను కలిగి ఉండాలి ab చర్య మరియు దీనిని పేర్కొనడంతో పాటు నేను మరికొన్ని విషయాలను పేర్కొనబోతున్నాను ఉదాహరణకు స్టాక్ ab మరియు a∞ ని చేయడానికి మధ్య కారణసంబంధం ఉందని నేను చెబుతాను మరియు a∞ స్టాక్ ab ద్వారా స్టాక్ ab ఇన్ఫినిటీ వినియోగించబడుతున్న ఈ ప్రిడికేట్ను ab పైన ఉత్పత్తి చేస్తోంది నేను ఒక కారణ సంబంధాన్ని స్థాపించాలి పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్లో మనం చేయాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే ఏదో ఒక విధంగా కారణ సంబంధాలను జోడించడం మరియు అవి తరువాత తప్పనిసరిగా కలవరపడకుండా చూడటం మరియు వివిధ వ్యక్తులు తప్పనిసరిగా దానికి వివిధ విధానాలను ప్రయత్నించారు ఇది తప్పనిసరిగా చేస్తున్న కారణలింకులు నేను దీన్ని చెప్పనివ్వండి మీరు aను అన్స్టాక్ చేస్తున్నారనుకోండి దీనిని ఇక్కడ డిఫరెంట్ ప్లానింగ్ ప్రాబ్లమ్ లో b అని పిలుద్దాం మరియు తరువాత మీరు ఈ హోల్డింగ్ ను జనరేట్ చేయాలని అనుకుంటున్నారు మరియు మీరు దానిని లింక్ చేయాలని అనుకుంటున్నారు bని తప్పనిసరిగా కింద పెట్టడానికి లేదా దానిని ఉంచడానికి బదులుగా స్టాక్ చేయడానికి వేరే చర్యను ఎంచుకుంటాను మనం ఇప్పుడు a ఆన్ c అనుకుందాం కారణసంబంధమైన లింక్ల యొక్క ఈ అంతరాయం ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటో నేను వివరించాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను నేను ఒక చర్య అన్స్టాక్ అని చెబుతున్నాను ఇది a పైన c లేదా c కి బదులుగా స్టాక్ ద్వారా వినియోగించబడే హోల్డింగ్ ని ఉత్పత్తి చేస్తుంది మీరు వేరియబుల్ x లేదా అలాంటిదేనిని ఉపయోగించవచ్చు అది ముఖ్యం కాదు మరియు ఈ బాణం తప్పనిసరిగా మరియు సూటిగా ఊహించే కారణలింక్ అని అనుకుందాం కారణ సంబంధం ఎక్కడికి వెళ్ళినా మరియు ఇతర లింక్ దీనికి ముందు ఇది చాలా జరుగుతుందని అనుసరిస్తుంది ఇది తప్పనిసరిగా సంగ్రహిస్తుంది ఇప్పుడు నేను నా ప్లాన్ పార్షియల్ ప్లాన్ అని చెప్పాను ఇప్పుడు నా ప్లాన్ లో మరో చర్య ఉంది ఇది స్టాక్ d1 నుంచి y అని అనుకుందాం నేను నా ఉదాహరణను కొంచెం మార్చనివ్వండి ఇది ఒక హోల్డింగ్ ను ఉత్పత్తి చేస్తోంది కానీ ఇది స్పష్టమైన b ని కూడా ఉత్పత్తి చేస్తోంది మరియు తరువాత నేను స్టాక్ ను b పై అన్స్టాక్ అని చెబుతున్నాను నేను రెండు చర్యలను పరిశీలిస్తున్నప్పుడు అవి తప్పనిసరిగా నిరంతరం ఉండాల్సిన అవసరం లేదు అనే వాస్తవాన్ని కూడా ఇది వివరిస్తుంది ఈ చర్య జరిగిన వెంటనే జరుగుతుందని నేను చెప్పడం లేదు ఇది కొన్నిసార్లు దీని తరువాత జరుగుతుందని నేను చెబుతున్నాను అయితే ఈ చర్య అన్స్టాక్ ab చేయబడుతుంది ఇది ఉత్పత్తి చేసే వాటిలో ఒకటి క్లియర్ మరియు b పై స్టాక్ యాక్షన్ x కొరకు నేను ఈ క్లియర్ చర్యను వినియోగించాల్సి ఉంటుంది ఎందుకంటే b క్లియర్ ఉన్నట్లయితే మాత్రమే నేను ఏదైనా b లో ఉంచగలను వారు నిరంతరం లేరనే వాస్తవాన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక ఆర్మ్ రోబోట్ మరియు ఇది ఒక లీనియర్ ప్లాన్ లో మాత్రమే పనులు చేయగలదు ఇది చివరికి మీరు ఒక లీనియర్ ప్లాన్ ను ఉత్పత్తి చేస్తారు ఇది ఐదవ చర్య అని అనుకుందాం మరియు ఇది పన్నెండవ చర్య నేను దాని గురించి ఏమీ చెప్పడం లేదు నేను చెబుతున్నదల్లా ఈ చర్య నుండి ఈ చర్యకు కారణసంబంధం ఉంది అంటే ఇది వినియోగించే దాన్ని ఉత్పత్తి చేస్తోంది మరియు ఒక ఆర్డరింగ్ లింక్ ఉంది ఇది జరిగిందని మరియు కొంతకాలం తరువాత మాత్రమే ఇది జరిగి ఉండాలి ఇప్పుడు నా పార్షియల్ ప్లాన్ లో ఎక్కడో స్టాక్ D ఆన్ టూ Y అని పిలువబడే ఒక చర్య ఉంది ఇది ఈ వస్తువు D ను వేరియబుల్ Y పై స్టాక్ చేస్తుందని చెబుతుంది ఇది ఐదవ చర్య అని మనం అనుకుందాం మరియు ఇది పన్నెండవ చర్య అని నేను చెప్పినట్లుగా ఇప్పుడు మనం చూడవచ్చు ఇది మధ్య కాలంలో ఏడవ చర్య అయితే మరియు ఇది ఏ సమయంలో yb కి సమానం అవుతుంది ఈ బైండింగ్ కన్స్ట్రైంట్స్ ను మనం చేయగలమని గుర్తుంచుకోండి ఒక పాయింట్ దెగ్గర స్టాక్ కొన్ని కారణాల వల్ల b పై d స్టాక్ చేయమని చెప్పవచ్చు నేను ఆసక్తి గా ఉన్న ఈ కారణ లింక్ ఈ చర్య తో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది మరియు నా ప్లానింగ్ ప్రక్రియ ఏదో ఒక విధంగా దీనిని అజ్ఞాతంలోకి తీసుకొని దాని గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి మనం ఒక క్షణంలో దానికి వస్తాము కొన్ని పాత ప్లానింగ్ అల్గోరిథంలు మొదటి నాన్ లీనియర్ ప్లానింగ్ అల్గోరిథంల లో ఒకదాన్ని ట్వీక్ అని పిలువబడే అల్గోరిథం ఉంది దీనిని అరిస్టన్ టేట్ అనే వ్యక్తి రాశాడు మీరు టేట్ మరియు ట్వీక్ లను చూస్తే మీరు వెబ్ లో కొంత సమాచారాన్ని పొందుతారు ఆధునిక ప్లానింగ్ ప్రజలు ఉపయోగించని క్లోబెరింగ్ అనే పదాన్ని వారు ఉపయోగిస్తారు మరియు వారు డెక్లోబెరింగ్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు మరియు అరిస్టన్ టేట్ ప్లానింగ్ పై ఈ ఆన్ లైన్ కోర్సులలో ఒకటి ఉందని నాకు చెప్పబడింది నా పరిచయస్థులలో ఒకరు నాకు చెప్పారు మీరు ఈ ఆన్ లైన్ కోర్సు కోసం సెర్చ్ చేస్తే మీరు ట్వీక్ మరియు ఈ ప్రక్రియ గురించి చాలా వింటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను క్లోబెరింగ్ అంటే ఏమిటి నా ఉద్దేశ్యం నేను సాధారణ లింక్ ను క్లోబర్ చేస్తున్నాను ఈ చర్య ఈ కారణ సంబంధాన్ని క్లోబర్ చేసే ప్రమాదం ఉంది ఒకవేళ అది దానిని క్లోబర్ చేసినట్లయితే మరో చర్య దానిని డెక్లోబెర్ చేయవచ్చు అంటే ఏదో ఒక సమయంలో స్టాక్ d ఆన్ టూ b అని నేను చెప్పినప్పటికీ నేను y నుంచి అన్ స్టాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే చివరికి నేను bని yకి స్టాక్ చేయాలని అనుకుంటున్నాను నేను మీకు పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ యొక్క స్వభావం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను మీరు మీ పార్షియల్ ప్లాన్ లోకి చర్యలను వేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ చర్యలు అవసరమని మీరు ఏదో ఒక విధంగా కనుగొంటారు ఉదాహరణకు మీరు చెన్నై నుండి ఢిల్లీకి రైలు లో వెళ్లాలని నిర్ణయించుకోవడం మరియు తరువాత మీరు మరిన్ని చర్యలను జోడిస్తూనే ఉంటారు మీరు మరిన్ని చర్యలను జోడించినప్పుడు మీరు ఇటువంటి విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి ఆ సాధారణ లింకులు తప్పనిసరిగా అంతరాయం కలిగించవు అప్పుడు మనం లింక్ ల ను ఆర్డర్ చేయడం వంటి లింకుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి స్థిరత్వం గురించి మాట్లాడటం ఆర్డరింగ్ లింక్ లు స్థిరంగా ఉండాలి మరియు దీని అర్థం ఏమిటి ab కంటే ముందు జరుగుతుందని bc కంటే ముందు జరుగుతుందని ca కంటే ముందు జరుగుతుందని సైకిల్ ఉంటుంది మరియు తరువాత అది తప్పనిసరిగా స్థిరంగా ఉంటుందని మీరు చెప్పలేరు ప్లానింగ్ అల్గోరిథం చేయవలసిన మరొక విషయం ఏమిటంటే మనం మాట్లాడుతున్న ప్లానింగ్ అల్గోరిథం ఏమిటో తెలుసుకోవడం మనం ఒక మెరుగుదల దశల గురించి మాట్లాడుతున్నాము మరియు మెరుగుదల దశలు నాలుగు రకాలవి సెట్ కు ఒక చర్యను జోడించండి ఈ ఆర్డర్ లింక్ ల కు ఆర్డర్ లింక్ జోడించండి చూడటానికి సాధారణ లింక్ ను జోడించండి ఏదేమైనా మీరు దీనిని జోడించినప్పుడల్లా మీరు ఇక్కడ ఒకదాన్ని జోడించాలి లేదా కన్స్ట్రెయింట్ ని జోడించాలి మనం చెబుతున్నది ఏమిటంటే మనం పార్షియల్ ప్లాన్ తో ప్రారంభిస్తాము ఈ పార్షియల్ ప్లాన్ తో మనం ఎల్లప్పుడూ a0 చర్యతో ప్రారంభిస్తాము ఇది ఇక్కడ చూపించబడినట్లుగా ప్రారంభ స్టేట్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు మనం అక్కడ చూపించిన విధంగా గోల్ స్టేట్ ని వినియోగించే ఒక అనంతచర్య ఆపై మనం మరింత ఎక్కువ విషయాలను నింపాలనుకుంటున్నాము మనం ఎలా నింపగలం మనకు వరుస మెరుగుదల దశలు ఉన్నాయి మెరుగుదల దశలు ఏమి చేస్తాయి వారు ఒక చర్యను జోడించవచ్చు ఉదాహరణకు మీరు ఈ చర్య స్టాక్ కు a మరియు b ని జోడించాలని నేను ఇక్కడ చెప్పాను అప్పుడు నేను దీనికి మరియు ఇన్ఫినిటీ కి మరియు ఇన్ఫినిటీ కి మధ్య ఒక కారణ సంబంధాన్ని మరియు క్రమబద్ధీకరించే లింక్ ను జోడించాలి నేను ఈ రిఫైన్మెంట్ ఆపరేటర్లలో దేనినైనా ఎంచుకోగలను మరియు అక్కడే సెర్చ్ అమలులోకి వస్తుంది మరియు చివరికి నేను ప్లాన్ ను మరింత మెరుగుపరచాలి అంటే ప్లాన్ ను మరింత గా పేర్కొనండి మొదట్లో నాకు కేవలం a0 మరియు a∞ మాత్రమే ఉన్నప్పుడు నేను ఇన్ఫినిటీ సంఖ్యలో ప్లాన్స్ ను కలిగి ఉండగలను ఇది దీనికి సరిపోతుంది మరియు ఇది ఇప్పటికీ పరిష్కారం పరిష్కారం అంటే ఏమిటి మనం ఎప్పుడు టెర్మినేట్ చేస్తాం ఒక మార్గం ఏమిటంటే సరే పార్షియల్ ప్లాన్ పరిష్కారం కాదా అని మీరు నిర్ణయించాలనుకుంటే అప్పుడు మీరు దానిని స్టేట్ స్పేస్ పర్స్పెక్టివ్ నుండి చూడవచ్చు అంటే మీరు దానిని పూర్తిగా పేర్కొనవచ్చు పూర్తిగా అంటే ఇక్కడ కొద్దిగా b అవి ప్లాన్ లో ఎలాంటి వేరియబుల్స్ చేయవు అన్ని వేరియబుల్స్ ని దేనికో ఇన్సెన్సేట్ చేయండి లీనియర్ ఆర్డర్ ని ఉత్పత్తి చేయండి లేదా మరో విధంగా చెప్పాలంటే టోపోలాజికల్ సార్ట్ చేయండి ఎందుకంటే పార్షియల్ ఆర్డర్ ఇచ్చినట్లయితే మీరు ఎల్లప్పుడూ దానిని స్థిరమైన లీనియర్ ఆర్డర్ గా మార్చవచ్చు మరియు ఆ ప్రక్రియ టోపోలాజికల్ సార్టింగ్ అని మీకు తెలుసు మరియు ఈ టోపోలాజికల్ రకం పై నాకు కొంత π' ఇస్తుంది అప్పుడు నేను ప్రారంభ స్టేట్ నుండి పురోగమిస్తున్న పాత యంత్రాంగాన్ని ఉపయోగిస్తాను చర్యలను ఒక్కొక్కటిగా వర్తింపజేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు చర్యల క్రమం ఉంది నేను మొదటి చర్యను తరువాత రెండవ చర్యను తరువాత మూడవ చర్యను వర్తింపజేస్తాను మరియు నాకు లభించే చివరి స్టేట్ గోల్ స్టేట్ కాదా అని తనిఖీ చేస్తాను వాస్తవానికి నేను అలా చేయగలను టోపోలాజికల్ రకాలు చాలా ఉండవచ్చు నేను ఒక రకమైన తనిఖీ చేస్తానా లేదా నేను అన్నింటికీ చేస్తానా మీరు ఈ షూ ధరించిన సమస్యకు తిరిగి వెళ్తే మీరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొన్నారు మీరు మొదట సాక్స్ మరియు తరువాత రెండు షూలు రెండింటినీ ధరించవచ్చు తరువాత రెండు సాక్స్ లు ఏ క్రమంలోనైనా ధరించవచ్చు మరియు తరువాత రెండు సాక్స్ లు రెండు షూలను ఏ క్రమంలోనైనా ధరించవచ్చు లేదా మీరు మొదట ఎడమ సాక్స్ తరువాత ఎడమ షూ తరువాత కుడి సాక్స్ తరువాత కుడి షూ ధరించవచ్చు మనం మాట్లాడిన పార్షియల్ ప్లాన్ యొక్క ఈ కనిష్టీకరణలు కానీ మనం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్ గీయలేదు అవి ఒక జత షూలను ధరించడానికి చెల్లుబాటు అయ్యే మార్గాలు నేను ఆ సాక్స్ లన్నింటినీ చూసి ఆ తర్వాత ఆ పని చేయాలి అది చాలా బాధాకరంగా ఉంటుంది బదులుగా పార్షియల్ ప్లాన్ సంఘం పరిష్కార ప్లాన్ కోసం వేరే పరీక్షతో ముందుకు వచ్చింది మరియు ప్లాన్ లో ఎలాంటి లోపాలు లేవని మనం చెబుతున్నాము వాస్తవానికి దీని అర్థం ఏమిటో మనం స్పష్టం చేయాలి మనకు దేనిపట్ల ఆసక్తి ఉంది పార్షియల్ ప్లాన్ ను చూడటానికి మరియు ఇది పరిష్కార ప్లాన్ కాదా అని చెప్పడానికి మనం ఆసక్తి గా ఉన్నాము ఇది పరిష్కారం కాదా అని మరియు సూటిగా ఇది పరిష్కారం అయితే అప్పుడు నేను చర్యలను ఏదైనా క్రమబద్ధీకరించగలను మరియు పార్షియల్ ప్లాన్ లో ఒక క్రమబద్ధ సంబంధం ఉంటే దానిని లీనియర్ ప్లాన్ లో పరిష్కార ప్లాన్ లో గౌరవించాలి మరియు దానిని టోపోలాజికల్ సార్ట్ అని పిలుస్తారు నేను ఏదైనా టోపోలాజికల్ సార్ట్ తో చేయగలను మరియు అది చెల్లుబాటు అయ్యే ప్లాన్ అవుతుంది కానీ నేను వాస్తవానికి లీనియర్ ఆర్డర్లు మరియు టెస్టింగ్ చేసే ఈ ప్రక్రియను చేయదలచుకోవడం లేదు దానిని వర్తింపజేయడం వాలిడిటీ ఫంక్షన్ కోసం తనిఖీ చేయండి నేను పార్షియల్ ప్లాన్ ను స్వయంగా చూడాలనుకుంటున్నాను మరియు ఈ పరిశీలనను తప్పనిసరిగా చేయాలను కుంటున్నాను సరే దీనికి ఎలాంటి లోపాలు ఉండకూడదు లోపాలు అంటే ఏమిటి రెండు రకాల లోపాలు ఉన్నాయి ఒకదానిని ఓపెన్ గోల్స్ అని అంటారు ఓపెన్ గోల్స్ ద్వారా మీరు సాధారణ లింక్ లు లేవని అర్థం కాబట్టి మీరు బోర్డులో ఈ విషయం నుండి ఏదో ఒక విధంగా గుర్తించాల్సిన మూడు వస్తువుల నా పార్షియల్ ప్లాన్ ను చూస్తే నాకు ఒక చర్య 0 ఉంది నేను ఆ సుస్మాన్ అసంబద్ధ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను నాకు ఒక చర్య ఉంది ఇది నా ప్రారంభ స్థానం మరియు a0 తప్పనిసరిగా ఈ ప్రారంభ స్థానాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ రెండు ప్రీ కండీషన్స్ ఉన్న అనంతమైన ఒక చర్య నాకు ఉంది వాటిలో ఒక దానికి సాధారణ లింక్ ఉంది ఇది స్టాక్ a పై b చేయబడుతుంది అయితే దీనికి బదులుగా మరింత సాధారణ లింకులు లేదా మరిన్ని ప్రీ కండీషన్స్ ఉన్నాయి మీరు a హోల్డింగ్ ఉండాలి అప్పుడు క్లియర్ గా ఉండాలి నేను అది చాలు అనుకుంటున్నాను నేను మూడు వస్తువుల యొక్క ఈ పార్షియల్ ప్లాన్ ను చూస్తే a0 స్టాక్ ab మరియు a ఇన్ఫినిటీ నాకు మూడు ఓపెన్ గోల్స్ లేదా మూడు సంతృప్తి చెందని గోల్స్ ఉన్నాయి ఒకటి క్లియర్ హోల్డింగ్ a మరియు ఒకటి bc పై ఉంది నా పార్షియల్ ప్లాన్ లో నాకు బహిరంగ గోల్ ఉంటే అంటే నాకు సంతృప్తి చెందని గోల్ లేదా కారణ సంబంధం లేని గోల్ నాకు ఉంటే అప్పుడు అది నా ప్లాన్ లో తప్పనిసరిగా లోపం పరిష్కార ప్లాన్ కు బహిరంగ గోల్స్ ఉండకూడదు ఒకవేళ దానికి ఓపెన్ గోల్స్ లేనట్లయితే అప్పుడు అది పరిష్కార ప్లాన్ కావొచ్చు మరొక రకమైన లోపాన్ని ముప్పు అని పిలుస్తారు మరియు మనం ఇక్కడ చూసినది తప్పనిసరిగా ముప్పు ఆ ముప్పు ఏమిటి ఒక ముప్పు మరియు చర్య కారణ సంబంధానికి కారణం అవ్వచ్చు కారణ లింకులు తప్పనిసరిగా చర్యల నుండి కారకాలను కలిగి ఉంటాయి ఈ పరిస్థితి ఎప్పుడు ముప్పు పరిస్థితి ఇది మూడు షరతులను సంతృప్తి పరచాలి నేను ఈ రోజు వాటిని ప్రస్తావిస్తాను మరియు తదుపరి తరగతిలో మనం వాటిని తెలుసుకుంటాము మొదటి విషయం ఏమిటంటే క్యాజువల్ లింక్ మద్దతు ఇస్తోందని ఈ ప్రిడికేట్ ను ఏదో విధంగా తీసివేయాలి ప్రతి కారణ సంబంధం లో ఒకదాని ద్వారా మరొకటి ఉత్పత్తి చేసే ప్రిడికేట్ ఉందని గుర్తుంచుకోండి ఒకవేళ అది ఏదో విధంగా క్లియర్ ని ఉత్పత్తి చేయగలిగితే కాబట్టి ఈ చర్య ప్రభావం క్లియర్ కాకపోతే అప్పుడు అది ముప్పు కావచ్చు ఎందుకు ఎందుకంటే ఈ చర్య ఏదైనా b మీద స్టాక్ చేయబడు తుంది ఇది క్లియర్ గా ఉండాలి మరియు ఈ చర్య దానిని ఉత్పత్తి చేస్తుంది లేదా సూచించడాన్ని క్లోబర్ చేస్తుంది ఈ అభిప్రాయాన్ని మనం ఎలా వ్యక్తం చేయాలి దీనిని ప్రస్తుతానికి ఏకీకృతం చేయలేమని చెబుతున్నాము ఈ వేరియబుల్ కు ఈ విలువను కేటాయించలేమని ఊహిస్తాం అంటే yb ఉంటే అప్పుడు ఈ చర్య ముప్పు కావచ్చు కానీ అది ఒకే ఒక షరతు మరో రెండు పరిస్థితులు ఉన్నాయి మిగిలిన రెండు షరతులు ఏమిటంటే ఈ చర్య తరువాత మరియు ఈ చర్యకు ముందు ఈ చర్య జరుగుతుంది ఈ మూడు షరతులు కూడా నిజమైతే అంటే నేను నా ప్లాన్ లో yb నీ ఉంచగలను నేను ab ని అన్ స్టాక్ చేయడానికి మరియు ఇలాంటి దానికి మధ్య ఆర్డరింగ్ లింక్ ని జోడించగలను అంటే ఈ ఆర్డరింగ్ లింక్ ని జోడించడం స్థిరంగా ఉంటుంది మరియు నేను ఇలాంటి ఆర్డరింగ్ లింక్ ను జోడించగలను అంటే ఈ చర్య కు ముందు ఈ చర్య జరుగుతుంది ఈ మూడు విషయాలు జరిగితే అప్పుడు మనం ముప్పు తప్పనిసరిగా కార్యరూపం దాల్చిందని చెబుతాము మరియు వాస్తవానికి ఇది ఇకపై చెల్లుబాటు అయ్యే ప్లాన్ కాదు ఎందుకంటే మీరు d ని b పైన పెట్టితే తర్వాత మీరు ఈ x ను తప్పనిసరిగా b పైన ఉంచలేరు ప్లాన్ లో ఏదో తప్పు జరిగింది కానీ ఇది సంభావ్య ముప్పు మాత్రమే ఇది ఒక సంభావ్య ముప్పు ఎందుకంటే నా ప్లాన్ పార్షియల్ ప్లాన్ మీకు ఈ విలువ ఏమిటో నాకు తెలియదు నేను దానిని b కి సమానం కాదని బలంగా చెప్పగలను ఉదాహరణకు మీరు ఇలాంటిది చేయగలరని నేను చెప్పాను నేను దానిని bకి స్టాక్ చేయవద్దు అని చెప్పగలను అప్పుడు నేను ముప్పును తొలగించాను లేదా ఈ చర్యకు ముందు ఇది జరగాలని నేను చెప్పగలను అప్పుడు కూడా నేను ముప్పును తప్పించుకున్నాను లేదా ఈ చర్య తరువాత ఈ చర్యను తప్పనిసరిగా జరగాలని బలంగా నేను చెప్పగలను లోపాలను పరిష్కరించడానికి అల్గోరిథంల ను చూస్తాము కానీ ఇప్పుడు మనకు ముప్పు గురించి ఈ ఆలోచన ఉంది మరియు చర్య a లేదా ఒక చర్య c ఒక సాధారణ లింక్ a p b కి ముప్పు అనుకుందాం ఒకవేళ అది స్థిరంగా ఉన్నట్లయితే అది a మరియు b కి ముందు జరగవచ్చు అని స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు అది తప్పనిసరిగా సంభావ్య ముప్పు అని చెప్పవచ్చు మరియు వాస్తవానికి మీరు ఆ ముప్పును పరిష్కరిస్తారు ఆ మూడు పరిస్థితులలో ఒకటి తప్పనిసరిగా జరగకుండా మనం చూడాలి దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏమిటంటే పార్షియల్ ప్లాన్ లోపాలు లేకపోతే ఒక పరిష్కార ప్లాన్ అని మరియు ఉదాహరణకు ఇక్కడ మనకు మూడు బహిరంగ గోల్స్ ఉన్నాయి మరియు దీనికి తప్పనిసరిగా ఏదైనా ముప్పు ఉండాలి ఈ ఉదాహరణలో నాకు మూడు ఓపెన్ గోల్స్ మాత్రమే ఉన్నాయి దీనిని ఉత్పత్తి చేసే చర్యలో ఉంచడం లేదా దీనిని ఉత్పత్తి చేసే చర్యలో ఉంచడం లేదా దీనిని ఉత్పత్తి చేసే చర్యలో ఉంచడం నా చర్య కావచ్చు మరియు ఇది సాధారణ రకం నా ప్లాన్ లో లోపాలు ఉంటే మరియు లోపం బహిరంగ గోల్ లేదా ముప్పుగా ఉండాలి నేను లోపానికి ఒక పరిష్కారాన్ని ఉత్పత్తి చేయాలి అంటే ఏదో ఒక విధంగా ఆ లోపాన్ని తప్పనిసరిగా చూసుకుంటుంది పార్షియల్ ఆర్డర్ ప్లానింగ్ లేదా ప్లాన్ స్పేస్ ప్లానింగ్ లేదా లీస్ట్ కమిట్మెంట్ ప్లానింగ్ లేదా నాన్ లీనియర్ ప్లానింగ్ కొరకు హై లెవల్ అల్గారిథమ్ అనేది ఒక ఖాళీ ప్లాన్ తో ప్రారంభించాలి ఇది ప్రాథమికంగా ప్రారంభ స్టేట్ ఏమిటి మరియు గోల్ స్టేట్ ఏమిటో మీకు తెలియజేస్తుంది తప్పనిసరిగా ఎలాంటి లోపాలు మిగలకుండా ఉండేంత వరకు దానిని శుద్ధి చేస్తూ ఉండండి మీకు లోపాలు లేని తరువాత మీకు ఇంకా పార్షియల్ ఆర్డర్ ఉండాలి మీరు పూర్తి ఆర్డర్ ని పేర్కొనకపోవచ్చు ఉదాహరణకు ఈ షూలో ఉదాహరణకు ధరిస్తారు కానీ అది ఇప్పటికీ ఒక ప్లాన్ దీని ద్వారా మనం ఆ చర్యలను కన్సిస్టెంట్ లైనియరిజేషన్ చేస్తాము మరియు ఆ ప్లాన్స్ మనం ఇంతకు ముందు చూసిన స్టేట్ స్పేస్ పర్స్పెక్టివ్ లో చెల్లుబాటు అయ్యే ప్లాన్ అనే అర్థంలో ఒక ప్లాన్ గా ఉంటుంది ఈ రోజు మనం పార్షియల్ ప్లాన్ అంటే ఏమిటో ఇప్పుడే పేర్కొన్నాము కాబట్టి ఇది పూర్తిగా కాకపోవచ్చు అని ఆర్డర్ చేసే లింక్ ల సెట్ ను పార్షియల్ గా తక్షణీకరించగల చర్యల సమితితో తయారు చేయబడిన ఫోర్ టప్పుల్ కొన్ని వేరియబుల్స్ కొన్ని విలువలను తీసుకోగలవు లేదా కొన్ని విలువలను తీసుకోలేవు అని చెప్పే ఇతర చర్యలతో కొన్ని చర్యలను మరియు కట్టుబడి ఉండే అడ్డంకుల సమితితో కొన్ని చర్యలను అనుసంధానించవచ్చు మరియు అది ఎటువంటి లోపాలు ఓపెన్ గోల్స్ మరియు బెదిరింపులు ఉండకూడదని ఒక పరిష్కార ప్లాన్ గా ఉండటం అంటే ఏమిటో మనం నిర్వచించాము మరియు పార్షియల్ ప్లాన్ను తప్పనిసరిగా లోపాలు లేకుండా ఉండటానికి పనిని కొనసాగించడం మనం వచ్చే శుక్రవారం కలుసుకున్నప్పుడు తదుపరి తరగతిలో ఈ అల్గోరిథం ను చూస్తాము